ఈ ఉపన్యాసంలో మేము IIoT సందర్భంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రస్తుతం వివిధ IIoT సందర్భంలో వివిధ పరిశ్రమలలో అవలంబిస్తున్నాయి వారు అందించే విభిన్న ప్రయోజనాల కారణంగా అక్కడ వాటి మధ్య కొంత సంబంధం ఉంది అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి కానీ వాటికి కొన్ని విభిన్న తేడాలు ఉన్నాయి కాబట్టి రాబోయే కొద్ది నిమిషాల్లో AR మరియు VR యొక్క నిర్దిష్ట లక్షణాలను మరియు విభిన్న సవాళ్లను మేము అర్థం చేసుకోబోతున్నాము అవి IIoT సెట్టింగులలో AR మరియు VR సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడంలో ఉన్నాయి కాబట్టి సాంకేతిక కోణం ముఖ్యమైనవి ఎందుకంటే ఏదైనా ఉత్పాదక పరిశ్రమలో ఇది ఉత్పత్తి యొక్క తయారీ ప్రక్రియల ఆప్టిమైజేషన్ ఉత్పాదకత మెరుగుదల మాత్రమే కాదు ఇవి ముఖ్యమైనవి గిడ్డంగుల ఉపయోగించి మెరుగుపరచవచ్చు భద్రతా దృశ్యాలలో AR మరియు VR రెండూ కూడా ముఖ్యమైనవి కాబట్టి ఉదాహరణకు నేను ఒక దృష్టాంతం గురించి కూడా మాట్లాడతాను ఇక్కడ పారిశ్రామిక భద్రత శిక్షణ కోసం VR మరియు AR ను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో కాకుండా మరొక ఉపన్యాసంలో దాని గురించి మాట్లాడుతాము కాబట్టి పారిశ్రామిక ప్లాంట్లలో

కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానాల గురించి ప్రాథమిక అవగాహన పరిశ్రమలలో IIoT మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నేను భావించాను IIoT కోసం AR మరియు VR చేత అందించబడే విభిన్న వినియోగ సందర్భాలు మెషిన్ ఇంగ్ మరియు ఉత్పత్తి వంటివి ఈ సాంకేతికతలు AR VR మొత్తం మ్యాచింగ్ ప్రక్రియలు ఉత్పత్తి ప్రక్రియలు మరియు విద్య శిక్షణ సహకారం అసెంబ్లీ లైన్ పరిశ్రమలలో వివిధ మౌలిక సదుపాయాల భద్రత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది మరియు డిజిటల్ ప్రోటోటైపింగ్ ఫ్యాక్టరీ ప్లానింగ్ మెయింటెనెన్స్ అండ్ ఇన్స్పెక్షన్ ఇవి IIoT సెట్టింగులలో ఈ టెక్నాలజీల యొక్క విభిన్న ఉపయోగాలు కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి కానీ ఈ అరగంట ఉపన్యాసం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారని AR ను ఎలా ఉపయోగించాలో మరియు VR ను ఎలా ఉపయోగించాలో గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ మీరు AR యొక్క విభిన్న లక్షణాలు VR యొక్క విభిన్న లక్షణాలు వాటిని ఎలా ఉపయోగించవచ్చు ఎక్కడ ఉపయోగించవచ్చు ఎక్కడ ఉపయోగించలేరు అనే దాని గురించి తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈ విషయాల గురించి మీరు అర్థం చేసుకోబోతున్నారు ఈ సాంకేతిక పరిజ్ఞానాల AR మరియు VR లను ఎలా ఉపయోగించాలో మీరు ఈ అరగంట ఉపన్యాసం ద్వారా నేర్చుకోలేరు కాబట్టి ఇది ప్రాథమికంగా మొత్తం ఈ ప్రత్యేక ఉపన్యాసం యొక్క మొత్తం పరిధి కాబట్టి ఇప్పుడు AR అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ప్రాథమికంగా వృద్ధి చెందిన రియాలిటీ ఈ పేరు సూచించినట్లుగా కాబట్టి భౌతిక వాస్తవికత నిర్దిష్ట సమాచారంతో వృద్ధి చెందుతుంది సాధారణంగా కొన్ని కంప్యూటర్ ఉత్పత్తి చేసిన డిజిటల్ చిత్రాలు ఆ రకమైన సమాచారంతో మెరుగైన అనుభూతిని ఇవ్వడానికి వినియోగదారులకు మంచి అవగాహనను ఇవ్వడానికి వినియోగదారులకు వాస్తవికత యొక్క అవగాహనను మెరుగుపరచడానికి కాబట్టి ఇది ప్రాథమికంగా రియాలిటీ యొక్క భావనను మెరుగుపరుస్తుంది వినియోగదారు పనిచేస్తున్న ప్రపంచంలోని భౌతిక వాస్తవికత వాస్తవ వాతావరణానికి జతచేయబడతాయి మరియు కలిసి మనకు విస్తరించిన వాతావరణం ఉంది ఇక్కడ వాస్తవికత యొక్క ప్రస్తుత అవగాహన మెరుగుపడుతుంది ఇది AR గురించి కాబట్టి AR యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇది మిశ్రమ రియాలిటీ స్పెక్ట్రం మధ్యలో ఉంది కాబట్టి మేము వివిధ రకాల వాస్తవికత గురించి మాట్లాడుతున్నాము మేము ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాము మేము వర్చువల్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాము మేము రియాలిటీ గురించి మాట్లాడటం లేదు పూర్తిగా భౌతిక వాతావరణం మేము పూర్తిగా మునిగిపోయిన రకమైన వాతావరణం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి AR అనేది ఒక రకమైన మిశ్రమ రియాలిటీ రకమైన పర్యావరణం VR మిశ్రమ రియాలిటీ వాతావరణాన్ని అందిస్తుంది కాబట్టి ఇది బహుళ సెన్సార్ పద్ధతులను అందిస్తుంది ఇది దృశ్య శ్రవణ లేదా హాప్టిక్ కావచ్చు హాప్టిక్ అంటే ఏమిటి స్పర్శ ద్వారా ప్రాథమికంగా మీకు కంటికి చెవులకు వేళ్లకు జోడించబడిన విభిన్న సెన్సార్లు ఉన్నాయి ఇవి వినియోగదారుకు మెరుగైన అనుభూతిని ఇస్తాయి మరియు ఈ వినియోగదారులు ఏదైనా వినియోగదారు కావచ్చు మరియు IIoT సెట్టింగులలోని పారిశ్రామిక సెట్టింగులలో మేము సాధారణంగా పరిశ్రమ వినియోగదారుల గురించి మాట్లాడుతున్నాము ఒక నిర్దిష్ట యంత్రం యొక్క మెకానిక్ ఒక నిర్దిష్ట యంత్రం యొక్క ఆపరేటర్ AR తో శిక్షణ పొందవచ్చు ఈ వివిధ రకాల సెన్సార్ల సహాయంతో నేను పేర్కొన్న దృశ్య శ్రవణ హాప్టిక్ సెన్సార్లను నిర్దిష్ట వినియోగదారుకు జతచేయవచ్చని నేను చెప్పాను లేదా పారిశ్రామిక యంత్రం యొక్క మెకానిక్ లేదా ఆపరేటర్ మరియు విభిన్న కంప్యూటర్ సృష్టించిన చిత్రాలను చూపించవచ్చు మరియు ప్రాథమికంగా ఆపరేటర్ పనిచేస్తున్న నిర్దిష్ట మెకానిక్ భౌతిక వాతావరణం గురించి మంచి అవగాహన ఇస్తుంది కాబట్టి వారు వాస్తవ వాస్తవికత యొక్క మెరుగైన వాస్తవికతను కలిగి ఉంటారు కాబట్టి అది దాని నుండి ఉత్పత్తి అవుతుంది కాబట్టి పరిశ్రమ సెట్టింగులలో AR వాడకం యొక్క మొత్తం ప్రయోజనం ఇది కాబట్టి ఇప్పుడు చరిత్రను కొంచెం చూద్దాం కాబట్టి AR ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది అయితే ఇది 1900 ల ప్రారంభం నుండి చాలా కాలం నుండి ఉంది కాబట్టి 1901 లో ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు మరియు కళ్ళజోడు యొక్క ఆలోచన ఫ్రాంక్ బామ్ ప్రాథమికంగా ఈ రకమైన ఆలోచన యొక్క ఉపయోగం గురించి ప్రతిపాదించింది 1980 లలో అతను వాస్తవ ప్రపంచానికి ఐదు సరైన నైపుణ్యాలను బోధించడానికి హెడ్స్ అప్ ప్రదర్శనను ప్రచురించాడు ఈ రకమైన హెడ్స్ అప్ డిస్ప్లేల యొక్క ప్రచురణల ప్రచురణ లింటెర్న్ చేత అందుబాటులోకి వచ్చింది 1990 వ దశకంలో బోయింగ్ పరిశోధకుడు థమోస్ కాడెల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే పదాన్ని ఉపయోగించాడు 1992 లో లూయిస్ రోసెన్బర్గ్ మొదటివాడు అతను మొదటి పనితీరు AR వృద్ధి చెందిన రియాలిటీ సిస్టమ్తో ముందుకు వచ్చాడు 1999 లో యుఎస్ నావల్ రీసెర్చ్ లాబొరేటరీ BARS వ్యవస్థతో ముందుకు వచ్చింది ఇది యుద్దభూమి రియాలిటీ సిస్టమ్ 2013 లో గూగుల్ గూగుల్ గ్లాస్తో ముందుకు వచ్చింది ఇది చాలా ప్రాచుర్యం పొందింది మరియు ప్రస్తుతం దీని గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇది ప్రాథమికంగా వృద్ధి చెందిన వాస్తవికత యొక్క మొత్తం చరిత్ర కాబట్టి ఇది గత శతాబ్దం 1900 నుండి 1900 ప్రారంభంలో ఇటీవల వరకు వివిధ రూపాల్లో వాస్తవికత పెరిగింది కానీ ఇప్పుడు ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే వివిధ పరిశ్రమల అమరికలలో ఇది ఉపయోగించబడింది కాబట్టి పర్యాటకం వినోదం రిటైల్ పారిశ్రామిక రూపకల్పన వైద్య వాతావరణాలు ఆసుపత్రి సెట్టింగులు ఉదాహరణకు విమాన శిక్షణ విద్యా సైనిక శిక్షణ మరియు ఇతరత్రా వృద్ధి చెందిన వాస్తవికతపై వివిధ అనువర్తనాలు రియాలిటీకి వేర్వేరు అనువర్తనాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక చిత్రంలో చిత్రపటంగా ఉన్నాయి విభిన్న వృద్ధి చెందిన రియాలిటీ వ్యవస్థలు చూపించబడ్డాయి కాబట్టి ఎడమ వైపున మనకు వృద్ధి చెందిన రియాలిటీ కళ్లద్దాలు ఉన్నాయి ఇది వృద్ధి చెందిన రియాలిటీ కళ్ళజోడు ఇది హెడ్స్ అప్ డిస్ప్లే ఇక్కడ మీరు వ్యక్తి ధరించి ఉన్నట్లు చూడవచ్చు డిస్ప్లే యూనిట్ హెడ్స్ అప్ డిస్ప్లే యూనిట్ మరియు తరువాత మేము కూడా వైద్యులు ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా వైద్య అనువర్తనాలను ఇష్టపడతారు ఒక రకమైన గుండె శస్త్రచికిత్స చేయడం మరియు శస్త్రచికిత్స చేయబడుతున్న గుండె యొక్క విభిన్న అంశాలను డిస్ప్లే ఉపయోగించి చూడవచ్చు కాబట్టి ఈ వేర్వేరు పరికరాల యొక్క కొన్ని ముఖ్య భాగాలు ఇవి AR కోసం ఉపయోగించబడతాయి సెన్సార్లు మరియు కెమెరాలు ప్రొజెక్షన్ స్క్రీన్ ప్రాసెసింగ్ యూనిట్ అద్దాలు మొదలైనవి వంటి ప్రతిబింబ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఇవి AR కోసం ఉపయోగించే విభిన్న భాగాలు కాబట్టి మనం ఒక పని చేద్దాం ఈ AR వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కొన్ని ముఖ్య లక్షణాలకు ఇప్పుడు ప్రయత్నిస్తాము కాబట్టి ముఖ్యమైనది ఏమిటి మాకు ఈ సెన్సార్లు ఉన్నాయి మాకు సెన్సార్లు ఉన్నాయి ఈ సెన్సార్లు ప్రాథమికంగా వాస్తవ ప్రపంచ సమాచారాన్ని సేకరిస్తాయి అప్పుడు మనకు కెమెరాలు మరియు ఈ కెమెరాలు కూడా ఉన్నాయి అవి పర్యావరణాన్ని స్కాన్ చేస్తాయి అవి పర్యావరణం నుండి పరిసరాల నుండి డేటాను సేకరిస్తాయి అప్పుడు మనకు ప్రొజెక్టర్లు ఉన్నాయి ప్రాథమికంగా వారు పర్యావరణం గురించి సమాచారాన్ని ఎక్కడో ఒకచోట ప్రొజెక్ట్ చేస్తారు ఆపై మనకు అద్దాలు ఉన్నాయి ఇది ప్రాథమికంగా ప్రతిబింబ వ్యవస్థ కాబట్టి ఇవి AR యొక్క కొన్ని విభిన్న భాగాలు మరియు AR వ్యవస్థలు ఎలా కలిసి పనిచేస్తాయి మరియు ఈ అద్దాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి వినియోగదారుల కన్ను దాని స్థానాన్ని ఎలా మారుస్తుందో దాని ఆధారంగా ధోరణిని మార్చగలవు కాబట్టి ఇవి AR యొక్క ముఖ్య అంశాలు మరియు ఇది ఎలా పనిచేస్తుంది కాబట్టి డేటాను సేకరించే సెన్సార్లు కెమెరాలు కూడా ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించే సమాచారంలో ప్రొజెక్ట్ చేయడం తెలుసు ఆపై సెన్సార్లు కెమెరాలు ఈ సమాచారాన్ని సేకరించి ఆపై పంపడం ప్రొజెక్టర్లు మరియు ఈ ప్రొజెక్టర్ ప్రాథమికంగా ఈ సమాచారాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది మరియు మీకు ఈ ప్రతిబింబ వ్యవస్థ ఉంది ఇది అద్దం కాబట్టి AR వ్యవస్థలు సమగ్రంగా పనిచేస్తాయి నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ అరగంట ఉపన్యాసం ద్వారా మీరు AR లేదా VR యొక్క నిపుణుడిగా మారలేరు ఇది వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి మరియు అక్కడ ఏమి ఉన్నాయి అనే దాని గురించి సంక్షిప్త ఎక్స్పోజిటరీ ఆలోచనను పొందడం కాబట్టి ఇప్పుడు వివిధ రకాలైన వాస్తవికతను చూద్దాం మనకు మార్కర్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ మార్కర్ తక్కువ ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రొజెక్షన్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ సూపర్ఇంపొజిషన్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవి ఈ రకరకాల ఆగ్మెంటెడ్ రియాలిటీ కెమెరా మరియు విజువల్ మార్కర్ ద్వారా రీడర్ గ్రహించినప్పుడు మార్కర్ ఆధారిత వృద్ధి రియాలిటీ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రెండు ఉన్నాయి కెమెరా మరియు మార్కర్ యొక్క ఉనికి ఒకటి కాబట్టి ఈ గుర్తులు ప్రాథమికంగా సరళమైన విలక్షణమైన నమూనాలను గుర్తించడంలో సహాయపడతాయి వీటిని సులభంగా ప్రాసెస్ చేయవచ్చు మరియు ఈ కెమెరా యొక్క పనితీరు ఏమిటో కెమెరాకు బాగా అర్థం అవుతుంది మునుపటి మాదిరిగా కాకుండా మార్కర్ తక్కువ వృద్ధి చెందిన వాస్తవికత ఎలాంటి మార్కర్ను ఉపయోగించదు మరియు సాధారణంగా ఉపయోగించే GPS డిజిటల్ దిక్సూచి లేదా యాక్సిలెరోమీటర్ వంటివి ఇవి ప్రాథమికంగా ఒక వ్యక్తి లేదా పరికరం యొక్క స్థానం వంటి సమాచారాన్ని అందించడంలో సహాయపడతాయి అప్పుడు మనకు ప్రిడిక్షన్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది ఇది వాస్తవ ప్రపంచ ఉపరితలాలపై కాంతిని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఫలితాన్ని ఇస్తుంది మరియు ఇది కాంతిని పంపడం ద్వారా మానవ పరస్పర చర్యను అనుమతిస్తుంది మరియు ఇది నిర్దేశిత స్థానం ఎక్స్పెక్టెడ్ మరియు మార్చబడిన వాటి మధ్య తేడాను చూపుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయాలు ఇవి నిరీక్షణ మరియు మార్చబడిన ప్రొజెక్షన్లో చాలా ముఖ్యమైన విషయాలు ఈ భేదం చాలా ముఖ్యమైనది మరియు AR కి కీలకం అప్పుడు మనకు సూపర్ఇంపొజిషన్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది ఇది పాక్షికంగా లేదా పూర్తిగా వస్తువు యొక్క అసలు వీక్షణను వృద్ధి చెందిన వీక్షణతో ప్రత్యామ్నాయం చేస్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్ రికగ్నిషన్ ప్రాథమికంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఈ రకమైన సూపర్ఇంపొజిషన్ బేస్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీలో అప్లికేషన్ అసలు వీక్షణను బలోపేతం చేసిన వాటితో భర్తీ చేయదు కాబట్టి ఇవి AR యొక్క కొన్ని ముఖ్యాంశాలు మరియు ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఎలా పనిచేస్తుంది దానిలోని విభిన్న భాగాలు ఏమిటి ఇప్పుడు VR అంటే ఏమిటో చూద్దాం మరియు తరువాత మేము VR యొక్క విభిన్న ముఖ్యాంశాలను పరిశీలించిన తరువాత AR మరియు VR లు ఒకదానికొకటి ఎలా పోలుస్తాయో AR మరియు VR ల మధ్య సారూప్యతలు ఏమిటి మరియు ఏమిటి తేడాలు కాబట్టి VR అనేది ఇంటరాక్టివ్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ఆధారిత కృత్రిమ వాతావరణం యొక్క మిశ్రమం కాబట్టి ఇది మునుపటిలా కాకుండా ఇంటరాక్టివ్ హార్డ్వేర్ ఇక్కడ ఇది ఇంటరాక్టివ్ మరియు ఇది త్రిమితీయ చిత్రాన్ని అందిస్తుంది వాస్తవిక త్రిమితీయ చిత్రం సృష్టించబడుతుంది మరియు VR లోని వినియోగదారు వాస్తవానికి భౌతిక ప్రపంచంలో ఉన్నట్లు భావిస్తాడు ఇది అనుకరించబడుతోంది కానీ వాస్తవానికి అది లేదు కాబట్టి ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇది వినియోగదారు వాస్తవ భౌతిక వాతావరణంలో పనిచేస్తుందని వినియోగదారు భావిస్తాడు కాబట్టి ఇది వినియోగదారుకు లభించే వర్చువల్ ఇమ్మర్షన్ అనుభవం కాబట్టి వినియోగదారుకు ఈ సమాచారం వాస్తవ ప్రపంచంలో లేదా భౌతిక ప్రపంచంలో పనిచేస్తుందని వినియోగదారు భావించే విధంగా ప్రదర్శించబడుతుంది కాబట్టి VR యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే ఇది ఇమాజినరీ రియాలిటీని సృష్టిస్తుంది మరియు పెంచుతుంది ఇది చాలా ముఖ్యం ఇది వాస్తవానికి నిజం కాని విషయం కానీ వర్చువల్ రియాలిటీ ఇమాజినరీ రియాలిటీ భౌతిక రహిత ప్రపంచంలో శారీరకంగా ఉండాలనే అవగాహన ఇస్తుంది ఇది కూడా చాలా ముఖ్యం ఇది వాస్తవానికి భౌతిక ప్రపంచం కాదు ఇది ఎమ్యులేటెడ్ ఒకటి వర్చువల్ ఒకటి కానీ వినియోగదారు భౌతిక ప్రపంచంతో సంకర్షణ చెందుతున్నారని వినియోగదారు భావిస్తాడు ఇది అనుకరించబడుతోంది కాబట్టి ఇది శ్రవణ మరియు దృశ్య సంవేదనాత్మక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది ఈ సందర్భంలో అన్ని రకాల సెన్సార్లు ఉపయోగించబడతాయి శ్రవణ దృశ్య స్పర్శ హాప్టిక్ ఇంటర్ఫేస్లు కూడా ఉపయోగించబడతాయి కాబట్టి వినియోగదారు పరికరాలను పట్టుకోవచ్చు మరియు వాస్తవానికి వినియోగదారు పరికరాన్ని కలిగి ఉన్నారని భావిస్తారు ఉదాహరణకు వినియోగదారు కారు యొక్క స్టీరింగ్ వీల్ను కలిగి ఉన్నారని వినియోగదారు భావించవచ్చు కాని వాస్తవానికి ఇది వర్చువల్ వాతావరణంలో మరియు అనుకరించిన వాతావరణంలో ఉంటుంది వినియోగదారుడు కారు యొక్క నిర్దిష్ట స్టీరింగ్ వీల్ను కలిగి ఉన్నారనే భావనను వినియోగదారుకు ఇచ్చే కొన్ని సెన్సార్లు ఉన్నాయి కాని వాస్తవానికి వినియోగదారు అనుభూతి లేదు నా ఉద్దేశ్యం ఏమిటంటే వినియోగదారుని పట్టుకోవడం వాస్తవానికి స్టీరింగ్ వీల్ను పట్టుకోవడం లేదు మరియు అతను కారు నడపడం లేదు కాబట్టి ఇది ప్రాథమికంగా ఎలా పని చేయబోతోందో మీకు స్పష్టంగా తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను దాని యొక్క సాంకేతిక వివరాలు కాదు VR ఎలా పనిచేస్తుందనే దానిపై మొత్తం అభిప్రాయం కాబట్టి ఇది వినియోగదారులు సహజంగా వర్చువల్ వాతావరణంలో కలిసిపోవడానికి అనుమతిస్తుంది కాబట్టి వీఆర్లో కూడా ఇది చాలా ముఖ్యం కాబట్టి వర్చువల్ రియాలిటీ యొక్క కాలక్రమానుసారం ఇది సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందింది కాబట్టి 1960 ల ప్రారంభంలో చిత్రనిర్మాత మోర్టన్ హెలిగ్ ఒక అనుభవ థియేటర్ను సృష్టించాడు కాబట్టి ఇది ప్రాథమికంగా రచనలను ప్రారంభించింది వర్చువల్ రియాలిటీపై ప్రారంభ రచనలు తరువాత స్వోర్డ్ ఆఫ్ డామోక్లెస్ 1968 లో ఒక MIT కంప్యూటర్ శాస్త్రవేత్త చేత సృష్టించబడింది మరియు అతన్ని వర్చువల్ రియాలిటీ డిస్ప్లేల తండ్రిలాగా భావిస్తారు తరువాత 1987 లో లానియర్ మరియు అమెరికన్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త వర్చువల్ రియాలిటీ అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి వాస్తవానికి వర్చువల్ రియాలిటీ యొక్క ప్రాచుర్యం 1987 లో ఈ పదంతో ప్రారంభమైంది వర్చువల్ రియాలిటీ పదం 1987 లో ప్రారంభమైంది మరియు తరువాత డేవిడ్ EM మొదటి కళాకారుడు 1984 లో మరణించిన అతను నావిగేబుల్ వర్చువల్ ప్రపంచాలను ఉత్పత్తి చేశాడు మరియు ఎరిక్ హౌలెట్ 1979 లో లీప్ సిస్టమ్ను సృష్టించాడు ఇది పెద్ద వ్యయం అదనపు దృక్పథం ఆప్టికల్ సిస్టమ్ మరియు 2015 లో గూగుల్ మొట్టమొదటి రెసిడెంట్ ఆర్టిస్ట్ సిస్టమ్ను సృష్టించింది మరియు ఇది చాలా ప్రజాదరణ పొందిన వ్యవస్థ ఇది వర్చువల్ రియాలిటీ సిస్టమ్ కాబట్టి ఈ వ్యవస్థలో AR మరియు గూగుల్ సందర్భంలో మనం ఇంతకుముందు మాట్లాడిన గూగుల్ గ్లాస్ రెసిడెంట్ ఆర్టిస్ట్ సిస్టమ్ మరొక వ్యవస్థ ఇది వర్చువల్ రియాలిటీ సిస్టమ్కు ఉదాహరణ మన సమాజంలో AR మరియు VR ఉపయోగించబడుతున్న పరంగా ఇవి చాలా ప్రజాదరణ పొందిన వ్యవస్థలు కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వినోద పరిశ్రమలు రోబోటిక్స్ వ్యోమగాములు ఉపయోగించే పరంగా VR యొక్క వివిధ అనువర్తనాలు ఉన్నాయి వ్యోమగాములు VR ను చాలా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే అంతకు ముందే మరియు అంతరిక్షంలోకి ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపబడుతుంది వ్యోమగాములు వర్చువల్ పరిసరాలలో శిక్షణ పొందుతారు VR వ్యవస్థలను ఉపయోగించి వ్యోమగాములు విమాన పైలట్లకు కూడా అదేవిధంగా శిక్షణ ఇస్తారు ఫైట్ పైలట్లకు తరచుగా వర్చువల్ రియాలిటీ సిస్టమ్స్ వాడకంలో శిక్షణ ఇస్తారు మరియు ఆరోగ్య మరియు భద్రత ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలలో VR ఉపయోగించబడుతుంది కాబట్టి వాస్తవానికి లైఫ్ క్రిటికల్ సర్జరీ చేయడానికి ముందు వైద్యులు శిక్షణ పొందుతారు డాక్టర్ ఆ శస్త్రచికిత్సను VR వాతావరణంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించవచ్చు విద్యా పరిసరాలలో దీనిని 3D కళాకారులు ఉపయోగిస్తున్నారు VR ను సామూహిక నిఘా కోసం ఉపయోగిస్తారు VR అనువర్తనాలను కనుగొంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఈ VR వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఇక్కడ కూడా మనకు వేర్వేరు సెన్సార్లు ఉన్నాయి ఈ సెన్సార్లు కదలికను స్పేస్ మోషన్ స్పేస్ స్పేస్ లో స్థానం ఈ సెన్సార్లను ఉపయోగించి ఈ అన్ని విషయాలను గుర్తించవచ్చు మరియు వివిధ రకాలైన సెన్సార్లు ఉపయోగించబడతాయి కాబట్టి మీరు వేర్వేరు కటకములనుచేయడానికి ఉపయోగపడుతుంది అప్పుడు మనకు ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ఇది ప్రాథమికంగా సంగ్రహించిన డేటాను ప్రాసెస్ చేస్తుంది చివరికి మనకు డిస్ప్లే స్క్రీన్లు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా వినియోగదారుకు భౌతిక ప్రపంచంలో ఉపయోగించబడుతున్న అనుభూతిని ఇస్తాయి కాబట్టి ఈ డిస్ప్లేలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇవి మొత్తం VR వ్యవస్థ యొక్క విభిన్న భాగాలు మరియు ఈ సెన్సార్లు చాలా కీలకమైనవి వివిధ రకాల సెన్సార్లు ఉపయోగించబడతాయి ఈ సెన్సార్లు డిస్ప్లే సిస్టమ్ ఇవి చాలా ముఖ్యమైనవి మరియు ప్రాసెసింగ్ యూనిట్ల ప్రాసెసింగ్ యూనిట్లు చాలా ముఖ్యమైనవి మరియు మీరు హై ఎండ్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉండాలి హై ఎండ్ ప్రాసెసింగ్ యూనిట్లు సాధారణంగా ఈ VR వ్యవస్థలలో ఉపయోగించబడతాయి ఎందుకంటే ఒక నిర్దిష్ట చర్య చేయడం మరియు ఆలస్యం జరిగితే వాస్తవానికి అనుభవాన్ని గ్రహించడం మధ్య ఆలస్యం ఉంటే ఆ భావన రాదు అప్పుడు ఈ VR వ్యవస్థ అంతగా ఉపయోగపడదు కాబట్టి వర్చువల్ రియాలిటీ యొక్క విభిన్న అనువర్తనాల గురించి నేను ఇంతకు ముందే మీకు చెప్తున్నాను కాబట్టి వర్చువల్ రియాలిటీ ఇక్కడ మేము కొన్ని చిత్రాలను చూడవచ్చు ఇది మీరు చూడగలిగే VR హెడ్సెట్ ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా వర్చువల్ రియాలిటీ సెట్లను సైనిక వ్యక్తి కొంత పోరాట ఆపరేషన్ లేదా చాలా సారూప్యంతో శిక్షణ పొందటానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ హెడ్సెట్ల యొక్క విభిన్న భాగాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి మరియు మాగ్నెటోమీటర్లు యాక్సిలెరోమీటర్ గైరోస్కోప్ వేర్వేరు లెన్సులు డిస్ప్లే స్క్రీన్ల ప్రాసెసింగ్ యూనిట్ వంటి వివిధ రకాల సెన్సార్లు వంటి ఈ హెడ్సెట్ల యొక్క విభిన్న భాగాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఇంతకు ముందే మీకు చెబుతున్నట్లుగా ఇవి ముఖ్యమైన భాగాలు ఒక VR వ్యవస్థ వివిధ రకాల వర్చువల్ రియాలిటీ ఒకటి ఇమ్మర్సివ్ కాని అనుకరణ సెమీ ఇమ్మర్సివ్ సిమ్యులేషన్ పూర్తిగా లీనమయ్యే అనుకరణ ఇవి వివిధ రకాల వర్చువల్ రియాలిటీ పరిసరాలు ఈ పేరు సూచించినట్లుగా వినియోగదారు పోర్టల్ లేదా విండో ద్వారా వర్చువల్ వాతావరణంలోకి ప్రవేశిస్తారు మరియు ఇది ప్రాథమికంగా వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్స్ వెలుపల రియాలిటీ గురించి పరిధీయ అవగాహన కలిగి ఉండటానికి వినియోగదారులను అనుమతిస్తుంది కాబట్టి ఈ పేరు సూచించినట్లుగా ఇమ్మర్సివ్ కాని అనుకరణ ప్రాథమికంగా వినియోగదారు ఇంద్రియాల యొక్క ఉపసమితిని మాత్రమే ఉపయోగించుకుంటుంది ఇవన్నీ ఇమ్మర్సివ్ కాదు ఈ రకమైన అనుకరణ ప్లాట్ఫారమ్లలో ఇమ్మర్సివ్ కాని అనుకరణ ప్లాట్ఫామ్లలో వినియోగదారు ఇంద్రియాల మాత్రమే ఉపయోగించబడుతుంది సెమీ ఇమ్మర్సివ్ మళ్ళీ పాక్షికంగా అది లీనమయ్యేది కాదు కానీ ఇక్కడ పాక్షికంగా లేదా పూర్తిగా లీనమయ్యే అనుభవాన్ని వినియోగదారులు సేకరిస్తారు ఈ విభిన్న సెన్సార్ల ద్వారా మరియు వినియోగదారులు ఇంద్రియాలను ఈ విభిన్న సెన్సార్ల ద్వారా గ్రహించడం సెన్ ఈ నాన్ సెమీ ఇమ్మర్సివ్ సిమ్యులేషన్స్లో ఇది జరుగుతుంది మరియు ఇక్కడ ప్రాథమికంగా ఇవి అధిక పనితీరు గల గ్రాఫికల్ కంప్యూటింగ్ సిస్టమ్స్ చేత శక్తిని కలిగి ఉంటాయి పెద్ద స్క్రీన్ ప్రొజెక్టర్లతో కలిసి ఇవి సెమీ ఇమ్మర్సివ్ ప్లాట్ఫామ్ల కోసం ఉపయోగించబడే కొన్ని విషయాలు పూర్తిగా లీనమయ్యేది ప్రాథమికంగా హై ఎండ్ ఇక్కడ మీకు పూర్తి లీనమయ్యే అనుభవం ఉంది వినియోగదారులకు కొన్ని అనుకరణల ద్వారా పూర్తి వాస్తవిక అనుభవం అందించబడుతుంది మరియు ఈ అనుకరణలు విభిన్నమైన హెడ్ మౌంటెడ్ డిస్ప్లేలు మోషన్ డిటెక్టింగ్ పరికరాలను ఉపయోగించి విస్తృత దృశ్యాన్ని అందిస్తాయి కాబట్టి ఇప్పటివరకు AR మరియు VR ను అర్థం చేసుకున్నాము ఇప్పుడు AR మరియు VR మధ్య సారూప్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి అవి చాలా సారూప్యమైనవి కాబట్టి ఈ రెండూ వారు వినియోగదారుల కోసం కొత్త కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఈ రెండు సాంకేతికతలు ఈ కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించడానికి సహాయపడతాయి ఇవి చాలా సారూప్యమైన మెరుగైన అనుభవాలతో వినియోగదారుకు సేవలు అందిస్తాయి మెడికల్ సైన్స్ ఖగోళ శాస్త్రం ఫ్లైట్ సిమ్యులేషన్స్ వంటి రంగాలలో ఈ AR మరియు VR యొక్క ప్రతి రంగంలో గొప్ప అవకాశాలు ఉన్నాయి ఈ సారూప్య అనువర్తన డొమైన్లలో AR మరియు VR టెక్నాలజీల ఉపయోగం చాలా ఉందని నా ఉద్దేశ్యం కాబట్టి ఈ సాంకేతికతలు ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీని పోల్చాయి ఆగ్మెంటెడ్ రియాలిటీ వాస్తవ వాతావరణానికి డిజిటల్ అంశాలను జోడిస్తుంది ఇది వర్చువల్ ఎలిమెంట్లను వాస్తవ ప్రపంచం మరియు వర్చువల్ రియాలిటీ యొక్క ఆక్రమణగా అందిస్తుంది ఇది లీనమయ్యే అనువర్తనాన్ని అందిస్తుంది ఇది వృద్ధి చెందిన రియాలిటీ విషయంలో కాకుండా ఏమి జరుగుతుందో భౌతిక ప్రపంచం కొన్ని హై ఎండ్ ఐసిటి లక్షణాలతో వృద్ధి చెందింది తద్వారా వినియోగదారు రియాలిటీ యొక్క మెరుగైన అవగాహనలో కొంత మెరుగైన అనుభవాన్ని పొందుతారు మరియు వర్చువల్ రియాలిటీలో పూర్తి లేదా పాక్షికంగా పాక్షిక లేదా పూర్తి లీనమయ్యే అనుభవాన్ని వినియోగదారు పొందవచ్చు కాబట్టి వినియోగదారు అక్కడ ఉన్నారని మరియు అతను పూర్తిగా భౌతిక వాతావరణంలో మునిగిపోయాడని లేదా పాక్షికంగా మునిగిపోతున్నాడని వినియోగదారు భావిస్తాడు కాని వాస్తవానికి ఇది భౌతిక వాతావరణం కాదు ఇది వర్చువల్ వాతావరణం దీనిలో వినియోగదారు పనిచేస్తున్నారు కానీ వినియోగదారు భావిస్తాడు వినియోగదారు వాస్తవ భౌతిక ప్రపంచంలో పనిచేస్తున్నారు ఇది సరైనది కాదు ఇది నిజమైనది కాదు కానీ అనుకరించబడినది కాబట్టి ఇది రియల్ లైఫ్ సెట్టింగ్ యొక్క డిజిటల్ వినోదాన్ని అందిస్తుంది ఇది వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్లలో ఒకటి కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని వెబ్ రిఫరెన్స్లు ఇచ్చాను కాని AR మరియు VR పై చాలా పుస్తకాలు ఉన్నాయి AR మరియు VR పై చాలా పరిశోధనా పత్రాలు ఉన్నాయి కానీ ఈ కోర్సు కోసం నేను భావిస్తున్నాను ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రతి వివరాలు అవసరం AR మరియు VR గురించి మీరు నిజంగా లోతైన అవగాహన పొందాలనుకుంటే తప్ప వాటిలో ప్రతిదాన్ని వివరంగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు AR మరియు VR గురించి పూర్తి అవగాహన పొందడానికి మీకు ఇది సరైన కోర్సు కాదు మీరు AR మరియు VR పై మరికొన్ని ఆన్లైన్ కోర్సు కోసం నమోదు చేసుకోవాలి కాబట్టి AR మరియు VR వ్యవస్థల యొక్క విభిన్న లక్షణాల గురించి ఈ అవగాహన దానిలోని విభిన్న కోణాల యొక్క వివిధ ప్రయోజనాలు పరిశ్రమ వ్యక్తులకు అభ్యాసకులకు పరిశ్రమల నేపధ్యంలో ఈ విషయాలు ఎలా సృష్టించవచ్చో తెలుసుకోవటానికి ఇది సరిపోతుంది ఆయా పరిశ్రమలలో IIoT వేదిక కాబట్టి దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు